కణవర్ధనం లేక సెల్ కల్చర్ కు సంబంధించిన ధారావాహిక కు తిరిగి స్వాగతం ఇంతకు ముందు తరగతులలో మనము మైక్రో కాంటిలివర్ సిస్టమ్ ను ఉపయోగించి యెలా కొలవగలమో మ్యో ట్యూబ్ లు ఉత్పత్తి చేసే శక్తిని యే విధంగా కొలవాలో చర్చించు కుంటున్నాము గత తరగతిలో మనం కాంటిలివర్ వంగినప్పుడు దాని కోణంలో వచ్చే మార్పును కొలవాలనుకొంటే కొలవచ్చని అనుకున్నాము అయితే అది చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు యీ రోజుల్లో మనం ఉపయోగిస్తూ వున్న కొన్ని అందుబాటు లో వున్నాయి ఇక్కడ నేను స్వయంగా అభివృద్ధి చేసిన ఒక సెటప్ వున్నదని గర్వంగా చెప్పగలను ఇది మీకు కావలసిన ఒక్కటిగా వున్న కాంటిలివర్ మీరేం చేయాలి ఇక్కడవొక లేజర్ సోర్సు పదునైన సహాయాన్ని అందించగల లేజర్ సోర్సు వున్నది ఇటు వంటి లేజర్ ని మీరు మెరిసేలా చేయాలి అన్నట్టు మనమిప్పుడు 8వ వారపు 3వ ఉపన్యాసంలో వున్నాము ఈ క్యాంటిలివర్ పైన లేజర్ ను మెరిసేలా చేయండి ఈ లేజర్ కి ఏమౌతుంది లేజర్ యిలా వెనక్కి వస్తుంది మీరు మెరిపించడం వల్ల సిలికాన్ క్యాంటిలివర్ కు తగిలి వెనక్కు వస్తుంది ఒక సారి అది వెనక్కు వస్తే దాన్ని మీరు గుర్తించగలరు ఒక స్థలాన్ని గుర్తించే ఒక సున్నితమైన పరికరమో మరేదైనా పరికరమో ఉపయోగించి యీ లేజర్ యే కోణంలో వెనక్కి తిరిగి వస్తోందో తెలుసుకోవచ్చు ఉదాహరణకు దానికి మనమిచ్చే కోణం తీటా అనుకుందాం తీటా ప్రైమ్ కోణంలో అది వెనక్కి వస్తుంది తీటా గనుక తీటా ప్రైమ్ కు సమానమైతే ఆ క్షణంలో క్యాంటిలివర్ మాత్రం చలించడం లేదని అర్థం లేదా అది ఆ సమయంలో బేస్ లైన్ వద్ద వున్నదని అర్థం ఇది మీ బేస్ లైన్ అనుకుందాం మీ వద్ద స్థల నిర్దేసానికి ఉపయోగించే సున్నితమైన పరికరం ఉందనుకుందాం ఆ పరికరం వంపు యేదో గుర్తించగలదు ఇది మీ లేజర్ సోర్సు ఈ ఏర్పాటు పైన మీరు కణాలను పెంచవచ్చు మీరు అనుకోవలసినదల్లా అవి యిటువంటి నిర్మాణాలను రూపొందిస్తాయని ఊహించుకోవడమే ఆ నిర్మాణాలే మ్యోట్యూబ్ లు ఈ మ్యోట్యూబ్ లు సంకోచానికి గురైనపుడల్లా ఈ విధమైన కదలికలకు కారణమౌతాయి అవి బేస్ లైన్ నుండి తప్పుకుంటూ వుంటాయి బేస్ లైన్ కి తిరిగి వెళ్ళిపోతూ వుంటాయి ఇలా చేస్తూవున్నప్పుడు ఇక్కడ వున్న క్యాంటిలివర్ వంగుతుంది కొంచెం కొంచెం గా క్యాంటిలివర్ నిర్మాణం వల్ల యిది సాధ్యమౌతుంది ఈ క్యాంటిలివర్ రేఖ మీదనే బలంగా వంచే ప్రయత్నం చేస్తున్నాను ఐతే యీ వంగడంతో ఏమౌతుంది ఇది వంగగానే లేజర్ లైట్ కూడా మారుతుంది అది వెనక్కి తిరుగుతుంది ఈ వెనుదిరగడం వేరొక విధమైన తీటా డబుల్ ప్రైమ్ తో జరుగుతుంది అది చలిస్తూ ముందుకు సాగే కోణం తీటా అయితే మన లెక్కలో తీటా ప్రైమ్ గా లభిస్తుంది నిజానికి ఈ రెండూ సమానం కావు ఈ విషయం యీ విలువను తెలియజేస్తుంది ఇప్పుడు మీకు దీని విలువ తెలియాలంటే అది 0 అని తెలుసుకోండి ఈ తీటా ప్రైమ్ విలువ స్టోనీ సమీకరణం లో పెట్టవలసినది ఇది మ్యోట్యూబ్ ఉత్పన్నం చేసే శక్తిని తెలియజేస్తుంది ఉదాహరణకు మీరు ఒక డ్రగ్ కానీ కండరాలను వదులు చేసే చిన్న కణసముదాయం కానీ కలిపితే ఈ డ్రగ్ నాడీ కణాలపై లేక కండరాలపై ప్రభావం చూపుతుందనిపిస్తే మరేదైనా xyz ను కలుపవచ్చు వీటిలో దేనినైనా కలిపినప్పుడు మ్యోట్యూబ్ ఉత్పత్తి చేసిన శక్తిలో మార్పు కానరావొచ్చు ఇన్ విట్రో ఏర్పాటులోని బాగా శుద్ధమైన ఏర్పాటులో యీ సిస్టంలో వొక ప్రత్యేకమైన డ్రగ్ యే విధమైన ప్రభావం కలిగి వుంటుందో ముందుగానే చెప్ప వచ్చు ఇది మనం అభివృద్ధి చేసిన వానిలో అత్యంత శుద్ధమైన సిస్టమ్ ఒక సాంకేతిక పద్ధతి ఇన్ విట్రో సిస్టమ్స్ యొక్క భవిష్యత్తుని యే విధంగా మార్పు చెయ్యగలదో చూసాము ఉదాహరణకు కండరాలు ఉత్పత్తి చేసే సంకోచ శక్తిని అంచనా వెయ్యడానికి ఉపయోగించే పరికరం ఇదంతా చెప్పిన తరువాత నేను దీనిలో వొక విద్యుత్ భాగం వున్న విషయం కూడా తెలియజేసాను ఇప్పుడు విద్యుత్ భాగం గురించి మాట్లాడుకుందాం మనము మ్యో ట్యూబ్ లేక కండరం గురించి మాట్లాడుకున్నప్పుడల్లా అవి మోటార్ న్యూరాన్ల వల్ల ప్రభావితమైనట్లు గుర్తిస్తాము ఇది కొంచెం యీ క్రింద చెప్పబడిన రీతిలో వుంటుంది ఉదాహరణకు యిక్కడ వొక కండరం వున్నది - సారీ ఇక్కడ వొక కండరం కానీ లేక వొక మ్యోట్యూబ్ కాని ఈ విధంగా పెరుగుతూ కనిపిస్తుంది ఇక్కడ మోటార్ న్యూరాన్ని చూడవచ్చు ఇక్కడ సినాఫ్టిక్ వెసికిల్స్ కండరాల పైన దర్శనమిస్తాయి సినాప్టిక్ వెసికిల్స్ వున్న ఈ ప్రత్యేకమైన భాగాన్ని న్యూరోమస్క్యులర్ జంక్షన్ అని పిలుస్తారు అందువలన ఈ న్యూరోమస్క్యులర్ జంక్షన్ యొక్క ప్రాముఖ్యత కండరం ఎంత సంకోచిస్తుందో నిర్ణయించడంలో కనబడుతుంది మన దేహంలో చాలా కండరాలు సహజసిద్ధంగా సంకొచించేవి కావు ఈ జోన్ లేక పరిధి వద్ద స్రవిస్తున్న న్యూరోట్రాన్స్మిటర్ కండరం మోటో న్యూరాన్ నుండి పొందిన ఇన్పుట్ నుండి వుత్పన్నమయ్యే శక్తిని నిర్ణయిస్తుంది ఇది చూచిన తరువాత ఎక్కడైతే కల్చర్ డిష్ లో రెండు రకాల కణాలు అవసరమో లేక మైక్రో క్యాంటిలివర్ పైన కణాల సమ్మేళనం అవసరం అవుతుందో అటువంటి క్లిష్టమైన ప్రాతిపదికలు లెక్కలోకి తీసుకుందాం నేను ఈ విషయం వద్దకు వస్తున్నాను ఇప్పుడు మనకు కండరాల సంకోచాన్ని యెలా కోలవాలో తెలియవచ్చింది కానీ మనకు తెలియనిది ఏమంటే ఈ కండరాలు సహజసిద్ధంగా సంకోచించవనే విషయం కండరాలు సంకోచించడానికి కార్యాచరణ సామర్ధ్యం యాక్షన్ పొటెన్షియల్ రూపంలో సంకేతాన్ని పంపడంలో వొక కండరాన్ని నాడీకణంతో యే విధంగా యేకం చెయ్యగలమో అనేది ఒక ఎలక్ట్రోడ్ను ఉపయోగించి కండరాన్ని ఉత్తేజ పరచవచ్చు సారీ మోటో న్యూరాన్ని అని నా భావం ఇక్కడ రెండు సమస్యలు వున్నాయి ఆ సమస్యలను ముందుగా యిక్కడ వ్రాసుకుందాం మొదటిది కండరాన్ని నాడీకణాన్ని ఓకే చోట కల్చర్ చేయడం యిక్కడ నాడీకణం అంటే కేవలం వొక్క కణం కాదు ఒక సముదాయము కండరాలు నాడీ కణ రకాలు న్యూరో మస్కులర్ జంక్షన్ అంటే చాలా మంది NMJ అనే సంక్షిప్త రూపంలో పిలిచేది రెండవ సమస్య కండరాలను న్యూరాన్ సెల్ రకాలను కల్చర్ చేసే విధానం న్యూరోమస్కులర్ జంక్షన్ కు సంబంధించిన విషయాలను అధ్యయనం చేయడం ఇవి మన సమస్యలోని మొదటి భాగం మైక్రో కాంటిలివర్ సమూహంతో యీ సిస్టమ్ ని వొకటి చేయడం లేదా యేకం చేయడం అనేది రెండవ భాగం ఈ సమస్యలలోనికి ప్రవేశించే ముందు నేను ముందుగా యీ సమయంలో మీరేమి చేయదలచుకున్నారో అది చెప్పదలచుకున్నాను ఇప్పటికీ అది వొక స్వప్నం వంటిది కాని భవిష్యత్తులో దీనికి సమాధానం లభించగలదని వ్యక్తిగతంగా నేను విశ్వసిస్తున్నాను ఈ ఆలోచన పూర్వం వుండేది యిప్పటికీ వున్నది ఇక్కడ వొక కాంటిలివర్ వున్నది దీన్ని గురించి యిప్పటికే చాలా లోతుగా చర్చించుకున్నాం - సారీ ఈ అంశంలోనికి నేనిప్పుడు ప్రవేశించదలచుకోలేదు మీదనున్న ఉపరితల భాగం యొక్క ఖండాన్ని మాత్రమే మీకు చూపుతున్నాను ఇదిగో ఇది దీని మందం అది చెప్పడానికే నా ప్రయత్నమంతా ఒకే కాబట్టి నా ఉద్దేశం యేమంటే మీ వద్ద వొక మ్యో ట్యూబ్ వొక మల్టీన్యూక్లియేటేడ్ ట్యూబ్ను యెదిగేలా చేస్తున్నది యెక్కడో వొక చోట దాన్ని మీరు వొక నాడీకణం తో యేకం చేస్తారు తద్వారా దాని మీద సినాప్సెస్ లు తయారవుతాయి అవి వొక మోటో న్యూరాన్ ఇక్కడ మనం చూసేది వొక మ్యో ట్యూబ్ ఈ విధంగా చేయడానికి మీరు యీ మొత్తం ఏర్పాటును యింకా క్లిష్టతరం చేస్తున్నారు అది అలా వుండనే వుంది కారణం యీ కండరం నాడీ కణం తో కలిసి పనిచేయాలి లేదా నాడీకణం కండరం తో కలిసి పనిచేయాలి ఇంతకీ ముఖ్యమైన విషయం యేమంటే అవి న్యూరోమస్కులర్ జంక్షన్లను రూపొందిస్తాయి న్యూరోమస్కులర్ జంక్షన్ లేదా పని చేసే NMJ లేకుండా యీ మొత్తం ప్రక్రియ సఫలం కాదు ఈ మోటో న్యూరాన్ విద్యుత్ పరంగా సహజసిద్ధమైన చర్యకు తగినదై వుండాలి లేదా మీ వద్ద వీటిని ఎలక్ట్రోడ్ మీద వేరే పెంచగల యేదో విధమైన పద్ధతి వుండాలి ఈ ఎలక్ట్రోడ్ సిస్టమ్ లో పొదగబడి వుంటుంది ఈ విషయం ఎంబెడెడ్ సిస్టమ్ పరిధి లోకి వస్తుంది మీ దగ్గర వున్న సెల్ ఎంబెడెడ్ ఎలక్ట్రోడ్ మీద వుండగలగాలి అప్పుడు ఈ ఎంబెడెడ్ ఎలక్ట్రోడ్ ని ప్రేరకముగా ఉపయోగించవచ్చు న్యూరాన్ల ను వుత్తేజ పరచడమే మన ఉద్దేశం అందువలన న్యూరాన్ కార్యాచరణ సామర్ధ్యం యాక్షన్ పొటెన్షియల్ ప్రయాణించి న్యూరోమస్కులర్ జంక్షన్ ల వద్దకు చేరుతుంది అక్కడకు చేరిన తరువాత అవి న్యూరోట్రాన్స్మిటర్ల ను స్రవింపజేస్తాయి ఆ న్యూరోట్రాన్స్మిటర్లు స్రవింపజేసే ద్రవ్యాలు కండరాల సంకోచానికి యింకా కండరాలు శక్తిని వుత్పన్నం చేయడానికి దారి తీస్తాయి కాబట్టి యిటువంటి ఏర్పాటులో మీకు కావలసినది వొక సాధారణ మాధ్యమం ఆ మాధ్యమం మోటో న్యూరాన్ మ్యో ట్యూబ్లు రెండిటి ఎదుగుదలకు సహకరిస్తుంది ఇది నిజానికి సులభమైనదేమీ కాదు మీరు మీ శరీరం యే విధంగా ఉన్నదో గమనిస్తే మీ వెన్నుపూసను గమనిస్తే ఇక్కడ మీ వెన్నుపూస వున్నది వెంట్రల్ హార్న్ లో మోటో న్యూరాన్లు వున్నాయి ఇక్కడ కండరం వున్నది ఇది మీ CNS లో వొక భాగం వెన్నెముక కు సంబంధించిన వేరే విధమైన ద్రవం యింకా మరెన్నో మరెన్నో కాని యిక్కడ యిది వెలుపల వున్నది ఇక్కడ జంక్షన్లన్నీ తయారవుతున్నాయి అందువలన ఆ సమయం లో మనం ఎదుర్కొన్న సవాలు వొక సమాన్యమైన మాధ్యమాన్ని అభివృద్ధి చేయగలగడం రెండవ విషయం యేమంటే వొక సారి మీరు సామాన్య మాధ్యమాన్ని అంటే సెరమ్ లేని నిర్వచించబడిన మాధ్యమాన్ని అభివృద్ధిపరిస్తే కణాలకు కవచాన్ని ఎలా నిర్మించాలో ముందుగా యే కణాలకు కవచాన్ని నిర్మించాలో తరువాత యే కణాలకు కవచాన్ని నిర్మించాలో అనేది ఇది మరొక ముఖ్య విషయం ఎందుకంటే మీరు గ్రహించవలసినదేమంటే కండరాలు యీ క్లిష్టమైన సమస్యల ద్వారా లేక విభజన ద్వారా వాటి ప్రయాణాన్ని కొనసాగించాలి ఇదే అవి అనుసరించే వుత్తమ విధానం ఎందుకంటే నాడీ కణాలు లేక న్యూరాన్లు వాటంతట అవే విభజింపబడతాయి అక్కడే వుండి మస్క్యులర్ జంక్షన్ల ను యీ విధంగా తయారు చేస్తాయి అందువలన మనం అత్యధికమైన సమాచారాన్ని ఎలా రాబట్టలో దానికి తగిన నిర్మాణాన్ని యే విధంగా యేర్పాటు చేయాలో చూడాలి నా ఉపన్యాసాన్ని ఇక్కడ ముగిస్తాను వచ్చే క్లాసులో యీ చర్చను కొనసాగిద్దాం ఈ చర్చ న్యూరోమస్క్యులర్ జంక్షన్ దాని ప్రక్రియలలో మనం ఎదుర్కొనే సవాళ్లకు సంబంధించినది